కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం కొంచెం మరింత నిర్దిష్టంగా పొందండి కాబట్టి అన్ని మంచి మంచి చిత్రాలు చివరకు పూర్తయ్యాయి మీరు మాక్స్వెల్ సమీకరణాలకు సరిగ్గా తిరిగి రావాలి కాబట్టి మేము కొన్ని సాధారణ అంచనాలను చేయబోతున్నాము మనము ఒక ఫ్రీక్వెన్సీని ఎంచుకుందాం మరియు మేము సమస్యను 2D చేస్తాము మరియు మనము ఒకే Ez ధ్రువణాన్ని తీసుకుంటాము Ez ఏ ధ్రువణానికి అనుగుణంగా ఉంటుంది విద్యార్థి TM TM పోలరైజేషన్ Ez Hx Hy కాబట్టి ఇందులో చాలా వరకు మీ అందరికీ సుపరిచితమే ఎందుకంటే మేము ఈ విలోమ సమస్యను రూపొందించడానికి సులభమైన మరియు అత్యంత స్పష్టమైన మార్గం అయిన వాల్యూమ్ ఇంటిగ్రల్ పద్ధతిని సరిగ్గా ఉపయోగించబోతున్నాము కాబట్టి ఇది వాల్యూమ్ సమగ్ర మొదటి సమీకరణం సరే కాబట్టి ఇక్కడ మాక్స్వెల్ సమీకరణాలు ఉన్నాయి ∇ × E −j ωμH ∇ × H −j ωε E J నేను ఇక్కడ J పదాన్ని ఉంచాను మీరు తదుపరి ఏమి ప్రారంభం చేస్తారు కాబట్టి ఇది మీ అందరి కోసం పునర్విమర్శ వాల్యూమ్ ఇంటిగ్రల్ కోసం నేను ఒక వేరియబుల్ని తొలగించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏమి చేయాలి విద్యార్థి ఒక కర్ల్ తీసుకోండి మొదటి సమీకరణం యొక్క కర్ల్ను కుడివైపుకి తీసుకొని కొద్దిగా భిన్నత్వంతో సాధన చేసినప్పుడు E లో 2D సమస్య ఇక్కడ ఉంది కాబట్టి నేను వేవ్ సమీకరణాన్ని సరిగ్గా పొందాను దీనంతటి గురించి మనకు బాగా తెలుసు 2E i k02E i jωμ J E i incident field 2E k02ε r E jωμ J E total field అప్పుడు మేము దీన్ని రెండు వేర్వేరు సందర్భాలలో సరిగ్గా వస్తువుతో వస్తువు లేకుండా ప్రత్యేకం చేస్తాము కాబట్టి వస్తువుతో సమీకరణం 4 మరియు వస్తువు లేకుండా సమీకరణం 3 ఈ రెండు కేసుల మధ్య తేడా ఏమిటి కరెంట్ మూలాలు ఆబ్జెక్ట్తో మరియు ఆబ్జెక్ట్ లేకుండా రెండు సందర్భాల్లోనూ ఉన్నాయి ఒకే తేడా ఏమిటంటే పర్మిటివిటీ పదం కారణంగా ఆబ్జెక్ట్ల ఉనికిని తెలుసుకోవడం మాత్రమే సరైన తేడా మీరు ఏదైనా ఇతర తేడా గురించి ఆలోచించగలరా వాస్తవానికి విద్యుత్ క్షేత్రాలు భిన్నంగా ఉంటాయి వారు మంచిగా ఉండేవారు విద్యార్థి సర్ మ్యు కూడా భిన్నంగా ఉండవచ్చు μ కూడా భిన్నంగా ఉండవచ్చు అవును మ్యు కూడా భిన్నంగా ఉండవచ్చు కానీ మీరు కొన్ని అయస్కాంత మాధ్యమాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటే తప్ప సాధారణంగా మానవ శరీరం అయస్కాంత మాధ్యమం కాదు కాబట్టి అప్పుడు μ r 1 కాబట్టి ఆ సంక్లిష్టత గురించి చింతించకపోవచ్చు కాబట్టి ఒకే తేడా ఏమిటంటే విద్యుత్ క్షేత్రం ఇన్సిడెంట్ నుండి మొత్తానికి మారుతుంది అది ఒక మార్పు మరియు రెండవ మార్పు స్పేస్ యొక్క విధిగా నాకు అనుమతి ఉంది మేము దీన్ని ఇప్పటికే చూశాము మీరు ఏమి చేస్తారు అంటే మీరు ఈ రెండు సమీకరణాలను తీసివేసి ఈ రెండు సమీకరణాలను తీసివేయండి మరియు నేను ఎడమ వైపు కేవలం k02 ఉండేలా ఉంచాలనుకుంటున్నాను నాకు ఈ εr పదం ఎడమచేతి వైపు వద్దు మరియు మేము ఎందుకు దానికి వస్తాము కానీ ఎప్సిలాన్ r పదాన్ని కుడి వైపుకు తరలించడానికి తప్ప నాకు వేరే మార్గం లేదు కాబట్టి ఇది ఇప్పుడు మనకు తెలిసిన సమీకరణం అలా ఉంది ఈ εr− 1 ని అనుసరించే ప్రతిదానిలో మీరు ఇప్పుడు గమనించవచ్చు ఇది ప్రతి సమీకరణంలో కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ కలిసి ఒకే పదంగా వస్తుంది కాబట్టి ప్రతిసారీ εr 1 అని వ్రాయడం కొంచెం గజిబిజిగా మారుతుంది కాబట్టి నేను ఏమి చేస్తాను అంటే నేను కొత్త వేరియబుల్ని నిర్వచిస్తాను నేను దానిని కాంట్రాస్ట్ అని పిలుస్తాను మరియు ఆ కాంట్రాస్ట్ కేవలం ఈ εr − 1 కాబట్టి దాని గురించి కొత్తగా ఏమీ లేదు దానిని పట్టుకుని కుడి వైపుని కొంచెం కాంపాక్ట్గా కనిపించేలా చేయడానికి ఇది ఒక అనుకూలమైన మార్గం బాగానే ఉంది అందరికీ సుపరిచితమే కాబట్టి నేను ఇప్పుడు అదే సమీకరణాన్ని మళ్లీ వ్రాశాను ఇక్కడ కుడివైపున నాకు కాంట్రాస్ట్ పదం ఉంది మరియు వాస్తవానికి ఈ సమయంలో మనం ఫార్వర్డ్ సమస్యలు మరియు విలోమ సమస్యల మధ్య తేడాను గుర్తించవచ్చు మేము ఇది ఇప్పటికే అకారణంగా తెలుసు కానీ ఈ సమీకరణాన్ని చూడటంలో ముందు సమస్య ఏమిటి నాకు Ei మరియు εr ఇవ్వండి మరియు ఫలితంగా ప్రతిచోటా ఎలక్ట్రిక్ ఫీల్డ్ను పొందుతుంది అదే ఫార్వర్డ్ సమస్య ఇది మేము వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫార్ములేషన్లో సరిగ్గా చేసాము ఉదాహరణకు మీకు అందించబడిన ప్లేన్ యొక్క పర్మిటివిటీ ఫార్వర్డ్ సమస్య అని మేము అనుకుంటాము ఇప్పుడు ఈ సమీకరణాన్ని చూస్తున్న విలోమ సమస్య ఏమిటంటే మీకు విద్యుత్ క్షేత్రం ఇవ్వబడుతుంది కాబట్టి నేను మీకు ఇన్సిడెంట్ ఫీల్డ్ మరియు దాని నుండి స్కాటర్డ్ ఫీల్డ్ను ఇస్తే మీరు మొత్తం ఫీల్డ్ను సరిగ్గా పొందవచ్చు కాబట్టి E మీకు ఇవ్వబడింది Einc కూడా మీకు ఇవ్వబడింది ఎందుకంటే మీరు యాంటెన్నాను డిజైన్ చేసారు మరియు మీరు ప్రతిచోటా పర్మిటివిటీని పొందాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఇప్పటికే తెలిసిన వాటి యొక్క పునర్విమర్శ కొంచెం ఎక్కువ అధికారిక మార్గంలో మరియు ఇది ఈ సమస్య యొక్క నిజమైన సవాలు ఫార్వర్డ్ సమస్య నాకు ప్రత్యేకమైన పరిష్కారాలను ఇస్తుంది మరియు మరోవైపు విలోమ సమస్య అనంతమైన పరిష్కారాలను కలిగి ఉంది మరియు అనంతమైన పరిష్కారాలు ఎందుకు ఉన్నాయో మనం గణితశాస్త్రంలో చూస్తాము కాబట్టి ఇది ఎందుకు సవాలుగా ఉన్న సమస్య అని ఆలోచించండి మీరు εr యొక్క అనంతమైన సాధ్యమైన విలువలను కలిగి ఉన్నారు అవి మీకు అదే స్కాటర్డ్ ఫీల్డ్ను అందిస్తాయి అనంతమైన పరిష్కారాలు అంటే అదే అంటే కణజాలం యొక్క అనంతమైన కాన్ఫిగరేషన్లు ఉన్నాయి ఇవి మీకు స్కాటర్డ్ ఫీల్డ్ను అందించడానికి ప్లాట్ చేయగలవు కాబట్టి ఏది సరైనదో మీకు ఎలా తెలుస్తుంది నిజానికి మీకు తెలియదు కాబట్టి మీరు దేనిని ఎంచుకోవాలో చాలా మంచి ఇంజనీరింగ్ అంచనా వేయాలి అందుకే ఈ సమస్య కేవలం విద్యుదయస్కాంతం మాత్రమే కాకుండా సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా చాలా మంచి మిశ్రమంగా మారుతుంది కేవలం విద్యుదయస్కాంతం మాత్రమే ఎందుకంటే మీరు అనంతమైన పరిష్కారాన్ని పొందుతారు మీరు ఇకపై పరిష్కరించలేరు కాబట్టి చూద్దాం ఈ సమీకరణానికి తిరిగి వస్తున్నప్పుడు దీనిని ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు మరియు అది గ్రీన్ ఫంక్షన్ల Green's function సిద్ధాంతాన్ని సరిగ్గా ఉపయోగిస్తుంది కాబట్టి గ్రీన్ యొక్క ఫంక్షన్ అందుకే నాకు ఈ k నాట్ స్క్వేర్డ్ అవసరం కాబట్టి ఈ సమీకరణం మరియు ఈ సమీకరణం ఈ రెండు సమీకరణాలు ఆపరేటర్ యొక్క ఆ రూపం కాబట్టి నిజానికి దీన్ని మళ్లీ వ్రాయండి అవును ఆపరేటర్ యొక్క రూపం అదే ఆపరేటర్ యొక్క రూపం ఏమిటి భిన్నమైనది ఏమిటంటే ఇక్కడ కుడి వైపు ఏదో ఉంది మరియు ఇక్కడ కుడి వైపు డెల్టా ఫంక్షన్ మరియు మేము ఈ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాము అవును కానీ మేము అక్కడికి ఎలా చేరుకున్నాము మేము ఇంపల్స్ ను తీసుకున్నాము మేము ఈ గ్రీన్ ఫంక్షన్ నిర్వచనాన్ని తీసుకున్నాము మేము దీన్ని దేనితో గుణించాము విద్యార్థి dc బై d r మొదటి సమీకరణం యొక్క కుడి వైపు మరియు దానిని r′ వైపున ఏకీకృతం చేయడం మరియు ఈ సమీకరణం 2 సమీకరణం 1 కి సరిగ్గా పరిష్కారంగా మారింది మరియు ఇక్కడ పరిష్కారం కుడివైపు వ్రాయబడింది కాబట్టి ఇది ఈ గ్రీన్ ఫంక్షన్ యొక్క కన్వల్యూషన్ ఇది గ్రీన్ ఫంక్షన్పై మాడ్యూల్లో చాలా సమయం గడిపి కుడి వైపున ఉన్న దానితో ముడిపడి ఉంది కాబట్టి కుడి వైపున ఏమి ఉంది ఇక్కడ χ E కనిపిస్తుంది అంటే k02 రావాలి మరియు ఇవన్నీ దేనికి సమానం E Ei కాబట్టి ఈ సమీకరణంలో ఇప్పుడు మీరు ఫార్వర్డ్ సమస్యను అభినందించవచ్చు εr మీకు ఇవ్వబడింది అంటే χ అనేది మనం లెక్కించిన గ్రీన్ ఫంక్షన్ అంటారు కాబట్టి ఇది సమీకరణం లోపల మరియు సమీకరణ వెలుపల నాకు తెలియని సమగ్ర సమీకరణం కాబట్టి నేను E కోసం పరిష్కరిస్తాను ప్రస్తుతం కాబట్టి ఇప్పుడు అది స్పష్టంగా ఉన్నప్పుడు మనం మరింత ముందుకు వెళ్దాం మేము ఈ సమగ్ర సమీకరణాన్ని ఈ విధంగా పరిష్కరించాము నేను పేర్కొన్నట్లుగా తెలియనివి ఇంటెగ్రల్ వెలుపల మరియు లోపల ఉంటాయి కాబట్టి మేము ఏమి చేసాము మేము డొమైన్ను తీసుకున్నాము మరియు మేము దానిని చిన్న చిన్న చతురస్రాలుగా 2D సమస్యల స్క్వేర్లలో 3D సమస్య క్యూబ్లలో సరిగ్గా గుర్తించాము మరియు దీనిని పరిష్కరించడానికి సులభమైన మార్గం పల్స్ బేసిస్ ఫంక్షన్ అని పిలువబడే దాన్ని ఉపయోగించడం కాబట్టి పల్స్ ఆధారంగా ఏమిటి ఒక చిన్న చతురస్రం లోపల ఒకటి అన్నిచోట్లా 0 కాబట్టి మీరందరూ దీన్ని చేసారు మరియు మీ అసైన్మెంట్లలో దీని కోసం పరిష్కరించారు మరియు నేను ఇప్పుడు ఈ విద్యుత్ క్షేత్రాన్ని ఈ పల్స్ ఆధారంగా PNR తెలియని బరువు un కలిగి ఉన్న విధులపై సమ్మషన్ గా వ్రాస్తాను కాబట్టి un లు తెలియనివి ముందుగా ఫీల్డ్ తెలియదు ఇప్పుడు నాకు తెలియనిది స్కేలర్ల సమూహం un ఈ un నిజమైన లేదా క్లిష్టమైన విలువ ఉంటుందా సాధారణంగా pn అనేది వాస్తవానికి కాంప్లెక్స్ విలువ 1 లేదా 0 అయిన నిజమైన విలువ కలిగిన పల్స్ ఫంక్షన్ కానీ un సంక్లిష్టంగా ఉంటుంది మరియు మేము దానిని ఎలా పరిష్కరించాము మేము ఈ పాయింట్లలో ఒక్కొక్కదానిపై ఈ r వెక్టార్ సైకిల్ను ఒక్కొక్కటిగా చేసాము కాబట్టి నేను r ను ఒక పాయింట్గా తీసుకున్నప్పుడు నేను n వేరియబుల్స్లో ఒక దీర్ఘ సమీకరణాన్ని పొందుతాను అక్కడ చూసుకోవాల్సిన విషయం ఏమిటి నేను ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తున్నప్పుడు నేను n పిక్సెల్లు ఉన్నాయో లేదో ఎంచుకోవాలి విద్యార్థి ఒక ఏకత్వం నేను ఎరుపు ఫాంట్లో ఉన్న నా r ను తీసుకున్నప్పుడు నేను సింగులారిటీని గురించి ఆలోచించాలి నేను r ను పిక్సెల్లో ఒక పాయింట్గా తీసుకున్నప్పుడు నేను సెల్ఫ్ పిక్సెల్ తప్ప మిగిలిన అన్ని పిక్సెల్లను పునరావృతం చేస్తాను అక్కడ నేను సింగులారిటీని కొంచెం జాగ్రత్తగా చేయాలి కానీ అది సమస్య కాదు ఎందుకంటే గ్రీన్ ఫంక్షన్కు సమగ్రమైన ఏకత్వం ఉందని మనకు తెలుసు కాబట్టి నేను దానిని సరైన రూపంలో పొందుతాను అదే విధంగా నేను నా N × N సమీకరణాల వ్యవస్థను సరిగ్గా పొందుతాను కాబట్టి ముందుగా ఫార్వార్డ్ ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్ని పరిష్కరించడం ఆ విధంగా నేను నా Eని పొందాను సరిగ్గా కాబట్టి ఫార్వర్డ్ సమస్య కోసం మనం ఉపయోగించే వ్యూహం ఇదే ఇప్పుడు నేను ఫార్వర్డ్ సమస్యను రీక్యాప్ చేయడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను ఎందుకంటే విలోమ సమస్య నిర్మాణంలో చాలా పోలి ఉంటుంది కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి విలోమ విక్షేపణ సమస్య ఇప్పుడు మనకు ఇష్టమైన సమీకరణానికి తిరిగి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దానిని పరిష్కరించాలనుకున్నప్పుడు దానిని సరళ బీజగణితం యొక్క భాషలోకి తీసుకురావడానికి నేను కొన్ని దశలను చేయబోతున్నాను ఎందుకంటే మనం దానిని నిరంతర వేరియబుల్స్లో పరిష్కరించలేము కాబట్టి మాధ్యమం లోపల ఈ విద్యుత్ క్షేత్రం నేను దానిని u అది ఈ χ అని పిలుస్తాను నేను దీనిని x అని పిలుస్తాను మరియు ఈ ఇన్సిడెంట్ విద్యుత్ క్షేత్రాన్ని నేను e అని పిలుస్తాను కాబట్టి ఇవి కాలమ్ వెక్టర్స్ మాత్రమే నాకు ఇవ్వబడినది స్కాటర్డ్ క్షేత్రం ఇప్పుడు ఈ డొమైన్ ఉంది D డొమైన్ లోపల లేదా డొమైన్ వెలుపల స్కాటర్డ్ ఫీల్డ్ నాకు తెలుసా విద్యార్థి డొమైన్ వెలుపల డొమైన్ వెలుపల స్పష్టంగా ఇది నాన్ ఇన్వాసివ్ పద్ధతి కాబట్టి నేను డొమైన్లోకి వెళ్లి ఫీల్డ్ని కొలవలేను కాబట్టి నేను డొమైన్ వెలుపల మాత్రమే కొలవబడే ఈ విద్యుత్ క్షేత్రాన్ని కలిగి ఉన్నాను కాబట్టి స్కాటర్డ్ ఫీల్డ్ టోటల్ మైనస్ అంటే ఏమిటి విద్యార్థి సంఘటన ఇన్సిడెంట్ నిజమే కాబట్టి E Ei కాలమ్ వెక్టర్ s లో రికార్డ్ చేయబడుతోంది r అనేది dకి చెందినది కాకూడదు కాబట్టి ఇవన్నీ సంక్లిష్ట విలువ కలిగిన కాలమ్ వెక్టర్స్ సూటిగా ఉంటాయి ఇది మళ్లీ నా డొమైన్ కాబట్టి S అనేది రిసీవర్ల రింగ్ మరియు D అనేది ఆసక్తి ఉన్న డొమైన్ సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సమీకరణం మీరు చూడగలిగినట్లుగా రెండు అవతారాలు లేదా రెండు రూపాలను తీసుకోవచ్చు మొదటిది ఈ r వెక్టార్ డొమైన్కు చెందినది కాబట్టి ఇది ఇక్కడ ఉంది దీన్ని ఎక్కడ సెట్ చేయాలనేది నా ఎంపిక కాబట్టి నేను ఫార్వార్డ్ సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు నేను ఏమి చేయాలి అంటే నేను r ని ఈ డొమైన్కు చెందినదిగా ఎంచుకుంటాను మరియు అన్ని అంతర్గత పాయింట్లపై చక్రం తిప్పుతాను మరియు N ×N సిస్టమ్ని పొందుతాను అయితే లీనియర్ ఆల్జీబ్రా పరంగా ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఈ సమీకరణాన్ని ఒక్కొక్కటిగా ఒక పదం ద్వారా ఒక పదం మొదటి పదం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వివేచిద్దాం ఏమి జరుగుతుంది ఇది u కేవలం ఈ సమీకరణం మరియు చిహ్నాన్ని గుర్తు ద్వారా తీసుకుంటే దానిని సరళ బీజగణితం యొక్క భాషలో వ్రాస్దాం కాబట్టి మొదటి పదం E ఇది u అవుతుంది తదుపరిది k02∫ DG rr′χr′Er′dr′ ఈ ఫార్వర్డ్ సమస్యలో తెలిసినది అంటారు కాబట్టి మేము దానిని X అని పిలుస్తాము ఆపై నా దగ్గర ఒక u ఉంది అది తెలియనిది మరియు కుడి వైపున ఇది e అని తెలుస్తుంది కాబట్టి మేము దీనిని స్టేట్ సమీకరణం అని పిలుస్తాము ఎందుకంటే ఇది డొమైన్ స్థితి గురించి కొంత చెబుతుంది మరియు మీరు నాకు X ఇస్తే నేను మీకు సరైన పరిష్కారం చేయగలను ఎడమ వైపు నేను కామన్ తీస్తే నాకు I GDX పొందుతాను దానిని నేను విలోమం చేయాలి మరియు విద్యుత్ క్షేత్రం పొందుతాము మరియు ఈ G మ్యాట్రిక్స్కి పూర్తి ర్యాంక్ ఉంది ఇది N × N మాత్రమే కాదు ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ దాని స్క్వేర్ కూడా పూర్తి ర్యాంక్ను కలిగి ఉంది కాబట్టి ఇది విలోమంగా ఉంటుంది కాబట్టి I GDX కూడా తిరగబడంది మరియు అది ఒక ఏకైక పరిష్కారం ను కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు మనకు తెలిసినదంతా నేను D నుండి r ను తరలించడాన్ని ఎంచుకోగలను కాబట్టి అది నాకు రెండవ సమీకరణాన్ని ఇస్తుంది కాబట్టి D బయట r ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు నేను ఈ Ei పదాన్ని ఇక్కడ నేను ఎడమ వైపుకు చేస్తాను మరియు ఈ మొత్తం సమగ్ర పదాన్నికుడి వైపుకు తరలిస్తాను కాబట్టి E Ei s అవుతుంది ప్రతి r ∈ S కి స్కాటర్డ్ ఫీల్డ్ స్మాల్ s అవుతుంది అప్పుడు నేను ఇక్కడ ఈ మొత్తం సమగ్రతను కలిగి ఉన్నాను ఇప్పుడు ఈ సమీకరణంలో ఉన్నప్పుడు r ∈ S దీని రూపం ఇక్కడ ఉన్నదాని కంటే భిన్నంగా ఉంటుంది rr′ ∈ D ఇక్కడ జరిగేది r ∈ S కానీ r′ ∈ D కాబట్టి మాతృక గుణకాల విలువలు స్పష్టంగా భిన్నంగా ఉంటాయి కాబట్టి సమగ్రతలు భిన్నంగా ఉంటాయి కాబట్టి నేను వేరే మ్యాట్రిక్స్ GS అని పిలుస్తాను ఈ GDI నుండి వేరు చేయడానికి మరియు ఒక GS మాతృక ఉంది మరియు xతో χ భర్తీ చేయబడింది కాబట్టి అది అక్కడ కనిపిస్తుంది మరియు విద్యుత్ క్షేత్రం తెలియని u కాబట్టి ఇది నా స్కాటర్డ్ ఫీల్డ్ డేటా ఎలా ఉండాలనే దాని గురించి నాకు అంచనాను అందిస్తోంది కాబట్టి దీనిని డేటా సమీకరణం అంటారు ఎందుకంటే నేను స్కాటర్డ్ క్షేత్రాన్ని మాత్రమే కొలుస్తాను నేను s ని కొలుస్తాను s నాకు ఇవ్వబడింది కాబట్టి మీరు నాకు U మరియు x ఇస్తే స్కాటర్డ్ ఫీల్డ్ ఏమిటి అనేది GS Ux యొక్క ఒక రకమైన అంచనా నిజానికి నాకు కూడా తెలియదు U మరియు x అనేది సమస్య అని కానీ మీరు దానిని నాకు ఇవ్వాలనుకుంటే ఇది స్కాటర్డ్ ఫీల్డ్ అని నేను అంచనా వేయగలను విద్యార్థి కాబట్టి మీరు దానిని d మ్యాట్రిక్స్ వరకు గుర్తించాలనుకుంటే సమయం 1558 చూడండి ఆ సమస్యలేమిటో చూడాలి కాబట్టి ఇప్పుడు మనం అనంతమైన పరిష్కారాలపై మొత్తం సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఎందుకు అనంతమైన పరిష్కారాలు ఉన్నాయి ఈ GS మ్యాట్రిక్స్ కంటే ఇక్కడ నిజానికి సరిగ్గా నిర్ణయించబడలేదు కాబట్టి నేను ఎన్ని కొలతలు సరిగ్గా చేస్తాను కాబట్టి ఈ s వెక్టర్ పొడవు ఎంత ఉంటుంది నా వద్ద ఎన్ని కొలతలు ఉన్నాయో అది s పొడవు ఉంటుంది బయటి రింగ్లో నాకు 10 కొలతలు ఉంటే s కి 10 ఎంట్రీలు మాత్రమే ఉంటాయి 10 పాయింట్లు మాత్రమే E Ei సరిగ్గా కొలవబడినది కాబట్టి నేను ఆ కొలతలను కాల్ చేస్తే ఆ m మీ s అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డొమైన్ నేను చాలా ఎక్కువ రిజల్యూషన్ని గుర్తించాలనుకుంటున్నాను కాబట్టి నేను దానిని ఇక్కడ వివిధ పిక్సెల్లుగా కత్తిరించబోతున్నాను కాబట్టి కొంత సంఖ్య n కాబట్టి x n పరిమాణంలో ఉంటుంది మరియు ఇక్కడ ఉన్న ప్రతి పిక్సెల్ వద్ద x అనేది తెలియనిది కానీ అక్కడ కూడా ఏమి ఉంది U ఇక్కడే ఉన్న అంతర్గత ఫీల్డ్ సరిగ్గా ఈ E అనేది ఇంటిగ్రల్ లోపల కూర్చుంది అది కూడా తెలియదు మరియు అది మీడియం లోపల తెలియని ఎలక్ట్రిక్ ఫీల్డ్ల సంఖ్య అనేక పిక్సెల్ల మాదిరిగానే ఉంటుంది నేను ఈ డొమైన్ను కుడివైపుకి స్లాష్ చేసాను మీరు ఈ ఇంటిగ్రల్ని చూస్తే ఎక్కడ χ పదం ఉన్న చోట E పదం ఉంటుంది కాబట్టి మీకు χ తెలియకపోతే మీకు E కూడా తెలియదు ఆ సమయంలో కాబట్టి x పరిమాణం మరియు u యొక్క పరిమాణం సంఖ్య ఒకేలా ఉంటుంది కాబట్టి x మరియు u రెండూ n పరిమాణంలో ఉంటాయి కాబట్టి ఈ సమీకరణంలో GS ఏ పరిమాణంలో ఉంటుంది ఇది పరిమాణం యొక్క మాతృక కాబట్టి ఇది m × n సమీకరణాల యొక్క అండర్డెటెర్మైన్డ్ సిస్టమ్గా ఉండటానికి కారణం మరియు ఈక్వేషన్ల యొక్క అండర్డెటెర్మైన్డ్ సిస్టమ్స్తో సమస్య ఏమిటి లీనియర్ బీజగణితం నుండి మనకు ఎన్ని పరిష్కారాలు తెలుసు నిర్ణయించబడని వ్యవస్థలో ఎన్ని పరిష్కారాలు ఉన్నాయి అనంతమైన పరిష్కారాలు కాబట్టి మీరు అడ్డు వరుస స్థలంలో ఒక పరిష్కారాన్ని కలిగి ఉండవచ్చు కానీ అనంతమైన శూన్య స్థల భాగాలు ఉన్నాయి ఇవన్నీ మీకు సరిగ్గా ఒకే s ని అందించగలవు కాబట్టి ఇది ఈ సమస్య యొక్క సవాలు మరియు విద్యార్థి మీరు మార్గాలు m కి సమానం అని వివరించగలరా కాబట్టి ఏమిటి సరే చాలా బాగుంది మీరు ఈ ప్రశ్న అడగాలని నేను ఎదురు చూస్తున్నాను నేను 5 × 5 గ్రిడ్లో నా పర్మిటివిటీని వివేచన మరియు కనుగొనమని చెప్పాలనుకుంటే అది 25 తెలియనివా 25 కొలతలు తీసుకోకుండా నన్ను నిరోధిస్తున్నది ఏమిటి అప్పుడు నేను సమీకరణాల చతురస్ర వ్యవస్థను పొందుతాను సమస్య లేదు విద్యార్థి 20 నుండి 25 రిసీవర్లు నేను ఉంచాలి నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను కోరుకుంటే 100 రిసీవర్లను కొనుగోలు చేయవచ్చు సమస్య ఏమిటి నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీకు తగినంత తెలియదు కాబట్టి నేను మీకు సమాధానం ఇస్తాను విద్యుదయస్కాంత శాస్త్రంలో మరొక సిద్ధాంతం ఉంది ఇది మనం అధ్యయనం చేయని క్షేత్రాలు అంటే సరిహద్దులోని ఈ ఫీల్డ్లో స్వేచ్ఛ యొక్క డిగ్రీలు స్థిరంగా ఉన్నాయని చెబుతుంది కొన్ని ఇతర పదాలలో వేరియబుల్స్ సంఖ్య ఈ సరిహద్దులోని ఫీల్డ్ను వర్గీకరించడానికి అవసరమైన గరిష్ట సంఖ్య వేరియబుల్స్ స్థిరంగా ఉంటుంది మరియు ఇది వస్తువు యొక్క పరిమాణం ద్వారా నిర్ణయించబడిన దానితో స్థిరంగా ఉంటుంది కాబట్టి వస్తువు పరిమాణం స్థిరంగా ఉంటే స్కాటర్డ్ ఫీల్డ్లో అందుబాటులో ఉన్న స్వేచ్ఛ డిగ్రీల సంఖ్య కూడా నిర్ణయించబడుతుంది కాబట్టి నేను అక్కడ మరిన్ని సెన్సార్లను ఉంచినట్లయితే నేను మరింత సమాచారాన్ని పొందడం లేదు ఇది బ్యాండ్ లిమిటెడ్ ఫీల్డ్ను శాంపిల్ చేయడం లాంటిది నేను నైక్విస్ట్ ప్రమాణాలను సంతృప్తి పరచిన తర్వాత నేను మరింత సూక్ష్మమైన మరియు సూక్ష్మమైన నమూనాలను తీసుకోవడం ద్వారా మరింత సమాచారాన్ని పొందగలనా లేదు నిజానికి సిద్ధాంతం ఫలితమే ఇది స్కాటర్డ్ ఫీల్డ్ల వద్ద నేను దీన్ని వ్రాయాలి కాబట్టి చెల్లాచెదురుగా ఉన్న ఫీల్డ్లు ప్రాదేశికంగా బ్యాండ్లిమిటెడ్గా ఉంటాయి ఇది ఇటాలియన్ వ్యక్తి బుచ్చి అనే చాలా ప్రసిద్ధ పేపర్ విద్యార్థి n మరియు m మధ్య ఏదైనా సంబంధం ఉందా n మరియు m మధ్య ఎటువంటి సంబంధం లేదు అంటే నా ఉద్దేశ్యం m ఉదాహరణకు కొలతల సంఖ్యను మీరు ఎంత ఉత్తమంగా ఎంచుకోవచ్చు నైక్విస్ట్ రేట్ ద్వారా మీకు ఏమి అందించబడింది కాబట్టి ఫీల్డ్లు ప్రాదేశికంగా బ్యాండ్ పరిమితంగా ఉన్నాయని ఈ సిద్ధాంతం మీకు చెబుతోంది విద్యార్థి కాబట్టి ఇంకేమీ పొందలేరు మీరు అంతకు మించి ఏమీ పొందలేరు విద్యార్థి అవును కానీ మీకు ఇప్పటికీ అదే సంఖ్య ఉంది అదే సంఖ్య ఉంది కానీ మీ GS మ్యాట్రిక్స్ ఇప్పుడు ర్యాంక్ లోపంగా ఉంది సరిగ్గా మీరు చదరపు మాతృకను పొందుతారు కానీ అది పూర్తి ర్యాంక్ కాదు మరి అది పూర్తి స్థాయి ఎందుకు కాదు ఎందుకంటే దాని నైక్విస్ట్ రేట్కు మించిన ఆ శాంప్లింగ్ సిగ్నల్ ఏమిటంటే ఒక అడ్డు వరుస సరళంగా ఆధారపడి ఉంటుంది ఒక నిలువు వరుస మరొక నిలువు వరుసపై సరళంగా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కొత్త సమాచారం లేదు కాబట్టి మీరు ఇక్కడికి మరింత ముందుకు వెళ్లకపోవడానికి ఇదే అసలు కారణం మీరు సాధారణంగా నమూనా పరిమితిలో ఉండటానికి అనేక రిసీవర్లను ఎంచుకోవాలి కాబట్టి మీరు ఏ సమాచారాన్ని కోల్పోరు కానీ అంతకు మించి మీకు సహాయం చేయలేరు కాబట్టి ఈ అండర్గ్రౌండ్ ఇమేజింగ్ మరింత సవాలుగా ఉండటానికి ఇది వాస్తవానికి ఒక కారణం ఎందుకంటే మీరు భూమి దిగువన ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతున్నారు దాన్ని సరిగ్గా పునరుద్ధరించడానికి మీకు మార్గం లేదు కాబట్టి నా ఉద్దేశ్యం సమాచారం ఎప్పటికీ పోతుంది అయినప్పటికీ మరియు ఈ బ్యాండ్ పరిమితి ప్రాథమికంగా ఇక్కడ ఉన్న పరిమాణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఇమేజ్ చేయాలనుకుంటే మీకు తల యొక్క పరిమాణం తెలుసు ఈ తల పరిమాణం కోసం తల పరిమాణం నిర్ణయించబడింది బ్యాండ్ పరిమితి నిర్ణయించబడింది నేను ఆబ్జెక్ట్ను పెద్దదిగా చేస్తే మరింత సమాచారం ఉంటుంది కానీ ఇచ్చిన తల కోసం అయితే పరిష్కరించబడింది విద్యార్థి వస్తువు పరిమాణం చాలా తక్కువగా ఉంటే విద్యార్థి అప్పుడు మనం మరిన్ని రిసీవర్లను జోడించవచ్చు వస్తువు పరిమాణం చిన్నగా ఉంటే బ్యాండ్ పరిమితి ఇంకా తక్కువగా ఉంటుంది అంటే చాలా తక్కువ సమాచారం కాబట్టి మీకు చాలా తక్కువ రిసీవర్లు అవసరం విద్యార్థి మనం చేయాలి లేదు ఆబ్జెక్ట్ పరిమాణం ద్వారా సమాచారం మొత్తం నిర్ణయించబడిందని చూడండి కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క పరిమాణం మీకు గరిష్ట ఫ్రీక్వెన్సీని ప్రాదేశిక బ్యాండ్ పరిమితిని అందిస్తుంది మరియు స్పేస్ డొమైన్లో దీన్ని నేను ఎంత తరచుగా శాంపిల్ చేయాలో అది మీకు తెలియజేస్తుంది ఇప్పుడు నా ఆబ్జెక్ట్ చాలా చిన్నదైతే అతి చిన్న అవకాశం ఒక తెల్లని పిక్సెల్ వైట్ కాబట్టి తెలియనివి ఎన్ని ఉన్నాయీ రెండు తెలియనివి మాత్రమే ఉన్నాయి కాబట్టి సూత్రప్రాయంగా కేవలం రెండు రిసీవర్లు మీరు ప్రతిదీ పొందుతారు కేవలం 1 సెకను విద్యార్థి అయితే ఎక్కడ పోల్చాలి మేము కిరణాలతో వ్యవహరించడం లేదు ఇది వేవ్ ఆప్టిక్స్ కాబట్టి మరికొన్ని ఇతర ఫీల్డ్లు రిసీవర్కి వస్తాయి ఇక్కడ సంభావ్యత లేదు నేను వేవ్ను సంభావ్యతతో పంపిన తర్వాత ఒకరు వస్తువును హిట్ చేయబోతున్నారు సంభావ్యతతో ఒకరు చెల్లాచెదురైపోతారు విద్యార్థి అవును మరియు సంభావ్యతతో అది స్వీకరించబడుతుంది అది ఒక కిరణం అయితే అది తగిలే అవకాశం ఉంది కానీ ఇది ఖచ్చితంగా పాలించే వేవ్ ఆప్టిక్స్లో ఉంది విద్యార్థి సార్ విద్యార్థి m అనేది ఆధారమని మాకు తెలుసు m అనేది కొలతల సంఖ్య విద్యార్థి కొలతల సంఖ్య అవును అయితే మంచి ప్రశ్న కాబట్టి బ్యాండ్ పరిమితి m అని నాకు తెలిస్తే నేను m కొలతలు మాత్రమే ఎందుకు తీసుకోకూడదు నా ఉద్దేశ్యం m pixels m తెలియనివి కానీ స్పష్టత దెబ్బతింటుంది నేను సమస్యను పరిష్కరించగలను కానీ నేను పొందే స్పష్టత బహుశా కోర్సు కావచ్చు విద్యార్థి ధన్యవాదాలు మీకు స్పష్టమైన ఆలోచన రాదు అక్కడ ఏమి ఉందో మీకు అస్పష్టమైన ఆలోచన వస్తుంది విద్యార్థి ఏమిటి మీరు డొమైన్లో ఏముందో అది సరైనది అనే అస్పష్టమైన ఆలోచనను పొందుతారు కాబట్టి ఇది మంచి ప్రారంభ అంచనాను పొందడానికి ఉద్దేశించిన వ్యూహం కావచ్చు అది సరైనది మరియు మంచి ఆలోచనను చెప్పనివ్వండి కాబట్టి మీరు m nని ఎంచుకుంటారు మీరు కనీసం మీరు పరిష్కరించగల వ్యవస్థను పొందవచ్చు మరియు అది మీ మంచి ప్రారంభ అంచనా సరే ఇప్పుడు నేను ఉత్తమ సంచిక యొక్క క్రాస్ సెక్షన్ లేదా రిసీవర్ల సంఖ్య సాధారణంగా 10 నుండి 20 కంటే ఎక్కువగా ఉంటే మైక్రోవేవ్ శ్రేణిలో కొన్ని సాధారణ సంఖ్యలను మీకు అందించగలను కాబట్టి m అనేది 10 నుండి 20 కంటే ఎక్కువ కాదు కాబట్టి n అనేది పిక్సెల్ల సంఖ్య యొక్క స్క్వేర్ mn అనేది పిక్సెల్ల సంఖ్య కాబట్టి నేను 25 కొలతలు కూడా చెబితే మీరు 5 × 5 ఏమి చేయగలరు కాబట్టి మాకు 10cm × 10 సెం మీ అని పిలవబడు ఒక వస్తువు ఉంటే నేను 2సెం మాత్రమే సమాచారాన్ని పొందడానికి పొందుతున్నాను కాని నేను ఆ మరింత స్పష్టత అవసరం ఉంటే ఇది పని చేయదగినది కానీ తగినంత మంచిది కాదు కాబట్టి ఇది ఒక సవాలు